అందరికీ నమస్కారం మనం ఈ కోర్సులో మేనేజింగ్ సర్వీసెస్ మరియు సమకాలీన సమస్యలపై 7 వ వారానికి సంబంధించిన సెషన్లను ప్రారంభిస్తున్నాము మనం ఈ సెషన్ మరియు తదుపరి సెషన్ లో సర్వీస్ క్వాలిటీ గురించి చర్చించబోతున్నాం ఇది చాలా ఆసక్తికరమైన మరియు వ్యూహాత్మక అంశం కారణం ఏమిటంటే మనం అనేక సార్లు చర్చించినట్లుగా సేవా వ్యాపారాలు నేడు అధిక పోటీని కలిగి ఉన్నాయి సేవ వ్యాపారంలో ప్రవేశించడానికి అడ్డంకులు సాధారణంగా తక్కువగా ఉంటుంది కాబట్టి సేవా వ్యాపారం ఎల్లప్పుడూ చాలా కఠినమైన పోటీగా నిరూపించబడుతోంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ విజయం సాధిస్తే అంత ఎక్కువ మంది పోటీదారులు మిమ్మల్ని ఆకర్షిస్తారు కానీ నేడు ఈ పోటీ మీ ప్రాంతీయ లేదా జాతీయ డొమైన్ నుండి మాత్రమే కాకుండా సేవా రంగంలో పోటీ అనేది తరచుగా ప్రపంచం నలుమూలల నుండి వస్తోంది మొబైల్ సేవలు లేదా వైద్య సేవలు లేదా కొన్ని రకాల సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలు సాఫ్ట్వేర్ సేవలు వంటి కొన్ని రకాల సేవలు ఇవి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి అంటే మీరు మొదటి రోజు నుండే గ్లోబల్ రంగంలో పోటీ పడటం ప్రారంభిస్తారు సేవల వ్యాపారం యొక్క ఈ హైపర్ కాంపిటీటివ్ గ్లోబల్ కాంపిటీటివ్ అరేనా ఫలితంగా అతి ముఖ్యమైన ఆస్తి వినియోగదారుడు మరియు వారు కేవలం వినియోగదారులుగా ఉంటే సరిపోదు మీరు పునరావృత వినియోగదారులను కలిగి ఉండాలి మీరు వినియోగదారుని విధేయతను కలిగి ఉండాలి ఈరోజు వినియోగదారుని విధేయత కూడా సరిపోదు పోటీ ప్రయోజనం కోసం లేదా ప్రత్యేకించి నిలబడాలంటే మీకు నిజంగా కావలసింది వినియోగదారుని అడ్వకేసీ మనం దీనిని చాలాసార్లు చర్చించాము మీరు వెనుక ఉన్న ఈ రేఖాచిత్రంలో చూసినట్లుగా పునాది వినియోగదారుని యొక్క సంతృప్తి వినియోగదారుని యొక్క సంతృప్తి మరియు సేవా నాణ్యత మధ్య పరస్పర సంబంధం ఉంది మీ సేవా నాణ్యత పేలవంగా ఉంటే మీరు సంతృప్తి రంగంలో కూడా మనుగడ సాధించలేరు కానీ వినియోగదారుని సంతృప్తి మాత్రమే సరిపోదు ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి ఇక్కడ వినియోగదారుని సేవ ఫ్యాక్టరీ లేదా సేవ షాప్ లేదా సేవ డెలివరీ నుండి బయటకు వస్తున్నప్పుడు వినియోగదారుని అడిగితే అది సినిమా ఆడిటోరియం కావచ్చు అది రెస్టారెంట్ కావచ్చు ఒకరకమైన పర్సనల్ కేర్ సర్వీస్ సెలూన్ కావచ్చు మీరు సంతృప్తి చెందారా అని వినియోగదారుని అడిగితే వినియోగదారుడు అవును నేను చాలా సంతృప్తి చెందాను అని చెప్పవచ్చు అంటే వినియోగదారుడు ఆ సంస్థకు తిరిగి వస్తాడని కాదు సంతృప్తి చెందడం ద్వారా రిపీట్ వ్యాపారం నిర్ధారించబడదు పోటీతో పోల్చితే మీ సేవతో సంతోషించినట్లయితే రిపీట్ బిజినెస్ భరోసా అవుతుంది అని చెప్పవచ్చు ఆపై మనం ఈరోజు వినియోగదారుని ప్రాధాన్యత అని పిలుస్తాము మరియు వినియోగదారుని ప్రాధాన్యత మీరు వినియోగదారుని అడ్వకేసీ పొందే వరకు అంత విలువైనది కాదు ఈరోజు అనేక రంగాలలో ఉదాహరణకు నేను ఏదైనా ట్రిప్కు వెళ్లినప్పుడల్లా అది కాన్ఫరెన్స్ ట్రిప్ లేదా బిజినెస్ ట్రిప్ లేదా లీజర్ టూరిజం ట్రిప్ అయినా నేను మొదట వివిధ హోటల్ మరియు ట్రావెల్ సంబంధిత సైట్లను చూస్తాను వారి ఫిల్టర్లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను అది హోటల్స్ డాట్ కామ్ లేదా బుకింగ్ డాట్ కామ్ లేదా మేక్ మై ట్రిప్ డాట్ కామ్ లేదా గోఐబిబో డాట్ కామ్ నేను ట్రివాగోను ఉపయోగిస్తాను నేను సేవలను పోల్చడానికి ఉపయోగిస్తాను నేను ఫిల్టర్లను ఉపయోగిస్తాను ఆపై నాకు నచ్చిన 5 లేదా 6 హోటళ్లు నా ఎంపిక గా ఉంచుకుంటాను నేను చేసే తదుపరి విషయం ఏమిటంటే నేను నేరుగా హోటల్స్ ఏమి మాట్లాడుతున్నాయో వాటి సౌకర్యాలు అవి ఎంత గొప్పవో నేను చదవలేదు నేను వెంటనే ఇతర కస్టమర్ల వ్యాఖ్యలను చదివాను మరియు ఇప్పుడు ఈ రోజుల్లో సర్వసాధారణమైన సోషల్ మీడియా హాల్ ఈ సైట్లు జాబితా వినియోగదారునిల వ్యాఖ్యలు సర్వీసుల కోసం వినియోగదారునిల రేటింగ్లు అన్నీ దాదాపుగా తప్పనిసరి కాబట్టి నేను ఆ వ్యాఖ్యలను చదివాను మరియు ఆ వ్యాఖ్యల ఆధారంగా నేను తరచుగా హోటల్ x లేదా హోటల్ y లేదా z లేదా m n o p కి బదులుగా నా నిర్ణయం తీసుకుంటాను అంటే వినియోగదారుని అడ్వకేసీ లేదా మీ మార్కెటింగ్ కోసం వినియోగదారునిని సహకరించడం ఇప్పుడు చాలా చాలా సేవలకు దాదాపు తప్పనిసరి అయ్యింది వినియోగదారునిల మనస్సులో ఆ స్థితిని గెలుచుకునే ప్రయాణం వినియోగదారుని సంతృప్తి స్థాయి నుండి వినియోగదారుని ప్రాధాన్యతకు వినియోగదారుని అడ్వకేసీకి వెళ్లే ఆ అడ్వకేసీ స్థాయిని గెలుచుకునే ప్రయాణం సేవా నాణ్యతతో మొదలయ్యే ప్రయాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వినియోగదారుని ప్రాధాన్యత అనే ఆలోచన సేవా నాణ్యతతో సర్వీస్ క్వాలిటీకి సంబంధించిన డేటాతో సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడే చర్చించడానికి ఇది సర్వీసు ఎస్టాబ్లిమెంట్ A మరియు సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ B మధ్య పోలిక కోసం లేదా ఆ క్వాలిటీ అసెస్మెంట్ మోడల్తో పోల్చడానికి ఉపయోగించబడుతుంది డేటా సేకరణలు మనం టచ్ పాయింట్లలో అనే వాటి నుండి మొదలవుతాయి సత్యం మాట్లాడడం నుండి మొదలవుతుంది ఇక్కడ వినియోగదారుని ఫ్రంట్ లైన్ సర్వీస్ సిబ్బంది మరియు ఫ్రంట్ లైన్ సేవా సౌకర్యాలతో సంప్రదిస్తాడు కాబట్టి ఈ ప్రతి వినియోగదారుని కాంటాక్ట్ వాస్తవానికి మా సర్వీస్ క్వాలిటీ మూల్యాంకన నమూనాలో ఒక ఇన్పుట్ మరియు సహజంగానే ఒక రకమైన సహజమైన నమూనాను సంతృప్తిపరిచే అవకాశాలను అసంతృప్తి చేయడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఒక సెషన్లో మనం చర్చించేది కొన్ని సెషన్ల తర్వాత ఈ సర్వీసు రికవరీ యొక్క అత్యంత శక్తివంతమైన ప్రక్రియ గురించి వైఫల్యం వాస్తవానికి విజయానికి దారితీస్తుంది కానీ అది తర్వాత వస్తుంది ఈ రోజు మనం సేవా నాణ్యతపై దృష్టి పెడదాం కాబట్టి గ్రహించిన సేవా నాణ్యత ఈ బ్లాక్ ఇదే మనం ఈరోజు సెషన్లో పురోగమిస్తున్నాము ఈ సేవ యొక్క నాణ్యతను వినియోగదారుని సంతృప్తికి దారితీస్తుంది మరియు వినియోగదారుని సంతృప్తి అనేది వినియోగదారుని ప్రాధాన్యతకు పునాది ఇది మనం వినియోగదారుని న్యాయవాదం గా వికసిస్తుంది ఇప్పుడు నేను కొంచెం ముందు మాట్లాడిన పరశురామన్ మరియు ఇతరుల పరిశోధన వినియోగదారుల అవగాహన ముందస్తు వినియోగం నిరీక్షణ మరియు పోస్ట్ వినియోగం అవగాహనను అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం అని చూపించింది నేను ఈ p మరియు e గురించి ఇంతకు ముందు మాట్లాడాను కానీ ఈ రోజు మనం దానిలోకి లోతుగా వెళ్తాము ఈ వినియోగదారుని నిరీక్షణ లేదా వినియోగదారునిల అవగాహన సేవకు ముందు వినియోగదారుని నిరీక్షణ సేవ తర్వాత వినియోగదారునిల అవగాహన ఐదు అంశాల పరంగా అర్థం చేసుకోవచ్చు ఈ ఐదు కారకాలు విశ్వసనీయత విశ్వసనీయత అనేది వాగ్దానం చేయబడిన సేవ యొక్క పనితనం విశ్వసనీయంగా మరియు కచ్చితంగా ఉదాహరణకి మీరు సబ్స్క్రయిబ్ చేసిన ఇ న్యూస్పేపర్ను అందుకుంటారు అదే సమయంలో ప్రతి ఉదయం లేదా ప్రతి సాయంత్రం కాబట్టి అది విశ్వసనీయత సమయానికి సమర్థవంతంగా పని పూర్తి చేయడం విమానాలు సమయానికి బయలుదేరుతాయి విమానాలు సమయానికి వస్తాయి బ్యాగేజీలు సకాలంలో పంపిణీ చేయబడతాయి ఇవన్నీ సాధారణంగా సేవ యొక్క విశ్వసనీయతకు సేవ యొక్క అంచనాకు అనుసంధానించబడిన అంశాలు ఇది సేవ యొక్క ఊహాజనిత మీరు ఈ సేవపై ఆధారపడవచ్చు తరువాతి అంశం ప్రతిస్పందన ప్రతిస్పందన అనేది వినియోగదారునికు సత్వరమే సహాయపడాలనే సుముఖత ఉదాహరణకి మీరు వినియోగదారునిను పిల్లర్ నుండి పోస్ట్కి వెళ్లేలా చేసే సిస్టమ్లను నివారించవచ్చు వినియోగదారుని ఎటువంటి ప్రమేయం లేకుండా వేచి ఉండేలా చేయడం బోర్డ్ కలిగించేలా చేయడం మరియు సరైన కారణం లేకుండా వేచి ఉండేలా చేయడం వంటివి కాబట్టి ఇవి ప్రతిస్పందనకు అడ్డంకులు ప్రతిస్పందన అనేది వినియోగదారునికు మంచి అనుభూతినిస్తుంది వినియోగదారుని సేవా ప్రవాహంలో ఉన్నప్పుడు వినియోగదారు లు ప్రజలు శ్రద్ధ చూపుతున్నట్లు భావిస్తారు సిస్టమ్ శ్రద్ధ చూపుతోంది మరియు వినియోగదారుని పరస్పర చర్యతో సంతోషంగా ఉంటారు మనం తదుపరి చూసే మూడవ కొలమానం హామీ అది విశ్వాసం మరియు విశ్వాసాన్ని తెలియజేసే సామర్ధ్యం ఉదాహరణకు మర్యాదగా ఉండటం మరియు వినియోగదారుని పట్ల గౌరవం చూపించడం ఇప్పుడు మనం సేవల నిర్వహణలో ప్రజల సమస్యల గురించి చర్చించినప్పుడు దీని గురించి క్లుప్తంగా చర్చిస్తాం భరోసా అంటే సర్వీస్ ప్రొవైడర్ నుండి సాదరంగా మసకగా మర్యాదగా మరియు ట్రస్ట్ జనరేటింగ్ మరియు విశ్వాసాన్ని సృష్టించే పరస్పర చర్యను కోరుకుంటున్నాము అంటే ఎల్లప్పుడూ నర్సులు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాము వారు చాలా భరోసా ఇవ్వాలి వారు ఎన్నడూ ఆందోళన చెందకూడదు రోగి ఆందోళనకు గురైనప్పుడు వారు రోగిని ప్రశాంతంగా ఉండేలా చేయడం కొరకు ప్రయత్నించాలి వారు ఓదార్పునివ్వాలి మొదలైనవి ఇది కఠినమైన పిలుపు ఎందుకంటే మనం చర్చించినట్లుగా భావోద్వేగ శ్రమ గురించి చర్చించినప్పుడు మనం ఆశించినది ఇదే అని మీరు గుర్తుచేసుకుంటే సేవ యొక్క నాణ్యతను అంచనా వేస్తున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఇది ఒక సులభమైన పని కాదు ఒక వ్యక్తి సేవా వ్యాపారంలో పనిచేస్తుంటే తదుపరిది తప్పనిసరిగా ఉండే నాణ్యత ఇది ముఖ్యంగా వస్తువుల వ్యాపారం అనుకుందాం ఎందుకంటే సానుభూతి అనేది పరిస్థితిని ఇతర కోణం నుండి చూసే సామర్ధ్యం ఉదాహరణకు చేరువయ్యే సామర్ధ్యం మంచి వినేవారిగా ఉండడం ఇతరుల బాధను మెచ్చుకునే సామర్థ్యం కాబట్టి సానుభూతి అనేది మీ స్వంత చర్మం నుండి బయటపడి సేవా వినియోగదారుని పాత్రను పోషించే సామర్ధ్యం

వైద్యులు లేదా మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ లేదా కన్సల్టెంట్లు లేదా లీగల్ ప్రొఫెషనల్స్ వంటి సర్వీసు ప్రొవైడర్లకు ఇది తరచుగా కష్టంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఒక వైపు వారు రోగులు నొప్పి లేదా ఖాతాదారులతో భావోద్వేగంతో రెండు భావోద్వేగాలను కలిగి ఉంటే వారు స్పష్టంగా ఆలోచించలేకపోవచ్చు కాబట్టి వారు ఒక వైపు ఈ ఉద్వేగభరితంగా ఉండాలి అయినప్పటికీ వారు ఆ నమ్మకాన్ని విశ్వాస భావాన్ని క్లయింట్కు ప్రమేయ భావాన్ని ఇవ్వాలి ఈ ద్వంద్వ నిర్వహణ అనేది సానుభూతి లేదా భరోసా కాకుండా కఠినమైన పిలుపునిస్తుంది ఆపై స్పష్టమైన వస్తువులు భౌతిక సౌకర్యాలు మరియు సరుకులను సులభతరం చేస్తాయి ఇప్పుడు ఈ ఐదు కారకాలు విశ్వసనీయత లేదా ప్రతిస్పందన లేదా స్పష్టమైనవి వంటివి మీరు చూసినట్లుగా ఇవి కొంత పరిమాణాత్మకమైనవి అనేక రకాల ప్రమాణాలలో వ్యక్తీకరించబడతాయి అందువల్ల మనం ఈ మూడు కారకాలను విశ్లేషించగల కొన్ని ప్రమాణాలను సృష్టించవచ్చు కానీ మీకు తెలిసిన హామీ మరియు సానుభూతి ప్రమాణాలను అభివృద్ధి చేయడం చాలా కష్టం వాటి ప్రతి పరస్పర చర్య సర్వీస్ ప్రొవైడర్ మరియు సర్వీస్ క్లయింట్ మధ్య ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం నిరీక్షణ మరియు అవగాహన మధ్య ఖాతాదారుల మనస్సులో తులనాత్మక తీర్పుపై ఆధారపడాలి కాబట్టి సేవ కోసం అంచనాలు ఇతర వ్యక్తుల నుండి ఇతర వినియోగదారునిల నుండి రిఫరల్స్ నుండి వ్యక్తిగత అవసరాలు మరియు ఆ అవసరాల మూల్యాంకనం మరియు సర్వీస్ ప్రొవైడర్ అర్హత మరియు సామర్ధ్యాలతో సరిపోలడం మొదలైన వాటి ద్వారా నోటి మాటల రూపంలో ఉంటాయి అదే సర్వీస్ ప్రొవైడర్ ఇవి సర్వీసు నిరీక్షణను సృష్టించే సాధారణ మూడు డ్రైవర్లు మరోవైపు సేవ వినియోగం తర్వాత సేవా అవగాహన జరుగుతుంది మరియు మీరు ఇక్కడ చూసినట్లుగా ఈ మూడు సెట్ల సమీకరణాలు ఈ కోర్సులో మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చర్చించాము అంచనాలను మించి ఉంటే అంటే సేవ యొక్క అవగాహన సేవకు ముందు నిరీక్షణ కంటే చాలా ఎక్కువ అప్పుడు అది నాణ్యమైన సెరెండిపిటీ అంటే వినియోగదారుని అంటే అది వినియోగదారునికు సంతోషకరమైన ఆశ్చర్యం అది సమానంగా ఉంటే అది కేవలం నిరీక్షణకు అనుగుణంగా ఉంటుంది అప్పుడు అది ఒక విధమైన ప్రశాంతమైన పరిస్థితి కాబట్టి ఇది సంతృప్తికరంగా ఉంది కానీ మీరు సులభంగా చూడగలిగినట్లుగా కేవలం వినియోగదారుని సంతృప్తి సరిపోదు ఎందుకంటే ఎవరైనా ఈ స్థాయిలో ఒక పోటీదారు అందించగలిగితే మీరు పోటీ ప్రతికూలతలో ఉంటారు కాబట్టి మీకు సంతృప్తి చెందిన వినియోగదారుని ఉన్నప్పటికీ అది పునరావృత వినియోగదారుని అని అర్ధం కాదు మరియు వాస్తవానికి వినియోగం తర్వాత అవగాహన అసలు అంచనా కంటే తక్కువగా ఉంటే అది ఆమోదయోగ్యం కాని సేవా నాణ్యత కాబట్టి సంభావితంగా మీరు గమనించినట్లయితే మనం గ్యాప్ పోస్ట్ వినియోగంతో ప్రారంభ అంచనాల మధ్య అంతరం అవగాహనపై దృష్టి పెడుతున్నాము ఒకవేళ ఆ అంతరం అవగాహనకు అనుకూలంగా ఉంటే ఆ సేవ చూడముచ్చటగా ఉంటుంది అది ఎక్కువ లేదా తక్కువ సమానంగా ఉంటే అప్పుడు మీరు సంతృప్తి చెందుతారు మరియు పోస్ట్ వినియోగం ఊహించిన దాని కంటే తక్కువగా ఉంటే మరియు ఆ సేవ ఆమోదయోగ్యం కాదు కాబట్టి గెలిచే మార్గం లేదు కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది నిజానికి ఐదు వేర్వేరు రకాల గ్యాప్ లగా కూడా వ్యక్తం చేయవచ్చు గ్యాప్ నంబర్ 1 అంటే వినియోగదారుల నిరీక్షణ నిర్వహణ అవగాహనకు భిన్నంగా ఉంటుంది అంటే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే వినియోగదారునికి సౌకర్యవంతంగా ఉండే రకం ఇది ఇది వినియోగదారుని సౌకర్యాన్ని అందించే రూమ్ డెకర్ డైనింగ్ రూమ్ లో ఆహారం వడ్డిస్తే వినియోగదారునికి సంతోషంగా ఉంటుంది ఇది సగటు సేవా సమయం మనం ఉదయం అల్పాహారం డెలివరీ కోసం ఇదే సమయాన్ని అనుసరిస్తే వినియోగదారుడు సంతోషంగా ఉంటారు కానీ వినియోగదారుని నిరీక్షణకు సంబంధించిన ఆ నిర్వహణ అవగాహన వినియోగదారుని కంటే వేరుగా ఉంటే ఆతురుతలో ఉన్నప్పుడు ఉదయం 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా అందించబడాలని అని వినియోగదారుడు భావిస్తాడు కానీ మేనేజ్మెంట్ 15 నిమిషాల్లో అందించవచ్చు అని భావించినట్లయితే అక్కడ ఒక గ్యాప్ ఉంది దీనిని మనం వినియోగదారునిని అర్థం చేసుకోవడంలో గ్యాప్ అని అంటాము ఇక్కడ గ్యాప్ అంటే వినియోగదారునిని అర్థం చేసుకోవడం కాబట్టి దీనిని మనం తరచుగా మార్కెట్ పరిశోధన గ్యాప్ లేదా వినియోగదారుని రీసెర్చ్ గ్యాప్ అని పిలుస్తాము అంటే వినియోగదారుల అవసరాన్ని మనం లోతుగా అర్థం చేసుకోలేదు మరియు ఇది ఒకసారి ఇది కనుగొనబడితే ఇక్కడ గ్యాప్ కనుగొనబడింది అప్పుడు సులభంగా క్రమాంకనం చేయవచ్చు ఒక వినియోగదారుని అవసరాన్ని కనుగొనవచ్చు కాబట్టి ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని చక్కగా ట్యూన్ చేయవచ్చు మరియు ఈ గ్యాప్ ఏర్పడిందని చూడవచ్చు తదుపరి గ్యాప్ అనేది డిజైన్ గ్యాప్ అని పిలవబడుతుంది డిజైన్ గ్యాప్ అంటే సర్వీస్ ప్రమాణాలు ఏమిటి అంటే పోటీ ప్రమాణాలు ఏమిటి లేదా పరిశ్రమల ప్రమాణాలు ఏమిటి విమానయాన సేవలో ఒక ఉదాహరణ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి సేవకు కనీసం అరగంట ముందు మీరు నివేదించాలి ఇప్పుడు కొన్ని విమానయాన సంస్థలు విమాన సమయానికి ఒకటిన్నర గంటల ముందు రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆ వినియోగదారునికి చెప్తారు వారు దేశీయ విమానంలో ఒకటిన్నర గంటల ముందు చెక్ ఇన్ చేసుకోవాలి అని ఆదేశిస్తారు అంటే దాని అర్థం మీరు వినియోగదారునిపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు కాబట్టి దాని అర్థం మీరు వాస్తవానికి పరిశ్రమ ప్రమాణం యొక్క పోటీ ప్రమాణం నుండి వైదొలగుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ స్టాండర్డ్ లేదా కాంపిటీటివ్ స్టాండర్డ్ మధ్య ఈ గ్యాప్ మరియు మీరు సెటప్ చేస్తున్న ప్రక్రియ పై మీ అవగాహన రెండవ గ్యాప్ దీనిని డిజైన్ గ్యాప్ అని పిలుస్తాము మళ్ళీ మనం ఈ గ్యాప్ కనుగొంటే మనం మన సేవలను రీడిజైన్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ మొదటి గ్యాప్కి పరిహారం అనేది వినియోగదారునిల అవసరాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం డిజైన్ గ్యాప్ అయిన రెండవ గ్యాప్కి పరిహారం సర్వీస్ ప్రక్రియను రీడిజైన్ చేయడం మనం సర్వీసు బ్లూ ప్రింట్ని చూస్తాము ముందు లైన్లు ఎలా బ్యాలెన్స్గా చేయవచ్చు అనేది చూడటానికి ప్రయత్నించండి ఇబ్బందులనుబాటిల్ నెక్ ఎలా తొలగించవచ్చు త్రూ పుట్ ఎలా మెరుగుపడుతుందో చూడటానికి ప్రయత్నించండి ఎలా వేచి ఉండే సమయం తగ్గించవచ్చునో చూడటానికి ప్రయత్నించండి తద్వారా మనం ఈ డిజైన్ అంతరాన్ని తీర్చవచ్చు మూడవ గ్యాప్ కన్ఫార్మెన్స్ అది సర్వీస్ స్టాండర్డ్ మరియు సర్వీస్ డెలివరీ మధ్య ఉంటుంది మరలా ఇక్కడ స్పష్టమైన పరిష్కారం కన్ఫార్మెన్స్ మళ్లీ మనం నిజంగా మా సేవా బ్లూప్రింట్ని మళ్లీ చూడాలి పరిశ్రమలో ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్న మా సేవా ప్రమాణాన్ని మళ్లీ చూడాలి ఎందుకంటే పోటీదారులందరూ ఎల్లప్పుడూ మునుపటి కంటే కొంచెం మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వారు ఒకరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అంటే మీరు పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ప్రమాణాలను ఇతర ప్రముఖ లేదా పోటీదారుల నుండి అందించే సేవా నాణ్యతను నిరంతరం ట్రాక్ చేయాలి మీరు ఈ కన్ఫార్మెన్స్ని మేనేజ్ చేయాలి మరియు తరువాత వచ్చే గ్యాప్ ఏమిటంటే సర్వీస్ డెలివరీ చేయబడుతున్నది మరియు వినియోగదారుడు గ్రహించినది కొన్నిసార్లు మంచి సర్వీస్ డెలివరీ వాస్తవానికి వినియోగదారుని మైండ్లో ఆ రకమైన అనుకూలమైన అభిప్రాయాన్ని సృష్టించకపోవచ్చు సేవా ప్రక్రియలో కమ్యూనికేషన్ పేలవంగా ఉంటే సేవా ప్రక్రియలో ప్రదర్శన పేలవంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే మీరు అందిస్తున్న ఆహారం గొప్పగా ఉండవచ్చు కానీ పింగాణి పాత్రల సముదాయం సరిగా లేకపోతే లేదా ప్రజెంటేషన్ సరిగా లేకపోతే లేదా సర్వీస్ సిబ్బంది శుభ్రంగా లేకపోయినా సరిగా దుస్తులు ధరించినట్లయితే లేదా వారు శుభ్రంగా కనిపించకపోతే లేదా వారు గ్లోవ్ లను ఉపయోగించినట్లు కనిపించడం కాబట్టి ఈ ప్రదర్శనలు అన్నీ కమ్యూనికేషన్లో భాగం ఈ అసైన్లన్నీ మరియు మెనూ డిజైన్ ఈ చిహ్నాలన్నీ కమ్యూనికేషన్లో భాగం మెనూ గురించి మీ స్టీవార్డ్ మాట్లాడే విధానం మీరు స్టీవార్డ్తో సంప్రదించవచ్చు లేదా ఆతురుతలో వినియోగదారునికు వెయిటర్ యొక్క స్పందన ఇవన్నీ కమ్యూనికేషన్ ప్యాకేజీలు మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్లో భాగం ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా లేకపోతే అప్పుడు సర్వీస్ డెలివరీ బాగున్నా కూడా వినియోగదారుని పర్సెప్షన్ బహుశా అంత మంచిగా ఉండకపోవచ్చు కాబట్టి వాస్తవానికి మీరు సేవా సాక్ష్యాలను నిర్వహించడంపై నిజంగా దృష్టి పెట్టాలి కానీ ఇవన్నీ సంకేతాలు చిహ్నాలు కమ్యూనికేషన్లు అనుషంగికాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది వాస్తవానికి మనకు మధ్య చివరి గ్యాప్ వినియోగదారుని సంతృప్తి ఇక్కడ వినియోగదారుని అవగాహన వినియోగదారుని నిరీక్షణతో ధృవీకరించబడకపోతే ఒక విధంగా ఈ గ్యాప్ లు అన్నీ కలిపి చివరకు ఈ ఐదవ గ్యాప్ కు దారి తీస్తాయి కాబట్టి ఇది ప్రముఖ సేవా నాణ్యత గ్యాప్ మోడల్ కాబట్టి డిజైన్ ద్వారా నాణ్యతను సృష్టించవచ్చు అంటే మీరు నిజంగా ఒక బడ్జెట్ హోటల్ను సృష్టించాలనుకుంటే మీరు ఎలాంటి డొమైన్లో ఆడుతున్నారో మరియు మీ వెబ్సైట్ నుండి మీ వివరాలు అనేవి వివిధ రకాల ట్రావెల్ కంపారిటివ్ సైట్ లలో అందించబడ్డాయి మరియు వినియోగదారుడు వచ్చినప్పుడు లేదా వినియోగదారుని బుకింగ్ కన్ఫర్మేషన్ అందుకున్నప్పుడు వినియోగదారుడు సేవా స్థాయిని గ్రహిస్తాడు వాస్తవానికి మీరు డిజైన్ ద్వారా నాణ్యమైన సేవను సృష్టించవచ్చు మీరు చేయగలిగే మరికొన్ని విషయాలు ఏమిటంటే మీరు సేవలోని కొన్ని అంశాలను రుజువు చేయడంలో విఫలం కావచ్చు కాబట్టి అది హోటల్ గదిలోని విద్యుత్ కనెక్షన్లలో లేదా అమ్యూజ్మెంట్ పార్క్లోని హైట్ బార్ ఉంచడం అందువలన చిన్న పిల్లలు రైడ్లకు వెళ్లలేరు అది వారికి సురక్షితం కాదు ఇవన్నీ మీరు సేవను సృష్టించడానికి మరియు డిజైన్ ద్వారా సరైన ప్రమాణాలను నిర్ధారించడానికి మార్గం దీనికి చాలా మంచి సాధనం నాణ్యమైన ప్రసిద్ధ ఇల్లు కాబట్టి దీనిని క్వాలిటీ హౌస్ అని పిలిచినప్పటికీ ఇది నాణ్యత అంచనా కోసం ఒక సాధనం కాదు అని నిజానికి మనకు చెప్పదు ఇది స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ లేదా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ లేదా సర్వ్ కాల్ రకమైన టూల్ లాంటిది కాదు ఇది నిజానికి డిజైన్ సాధనం కాబట్టి విశ్వసనీయత ప్రతిస్పందన భరోసా సానుభూతి మరియు స్పష్టంగా గుర్తుంచుకోవడానికి ఇవి వినియోగదారుల అవసరం అని మనం తెలుసుకోవాలనుకుంటే నేను ఈ ఎక్రోనిం TEARR ని డబుల్ R తో ఉపయోగిస్తాను రెండుసార్లు R తో TEARR మీకు తెలుసు ఇది స్పష్టమైన సానుభూతి భరోసా విశ్వసనీయత మరియు ప్రతిస్పందన కాబట్టి ఇక్కడ మనం పోల్చి చూస్తుంటే ఒక కారు డీలర్ అయిన విలేజ్ వోల్వో మరియు యూరోప్లోని ఇతర వోల్వో కార్ డీలర్లతో పోల్చడం ఇది ఒక ప్రముఖ కేసు నుండి ప్రత్యేకంగా తీసుకోబడింది ఇవి కస్టమర్ యొక్క అంచనాలు మరియు వినియోగం అనంతర అవగాహన నుండి ఈ అంచనాలను అధిగమించడానికి ఈ నిరీక్షణను సాధించడం సేవా సిబ్బంది వైఖరిని అభివృద్ధి చేయడం ద్వారా సరైన వైఖరి కోసం వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ట్రైనీ ద్వారా ఒకరు విచారణ చేసి చెప్పవచ్చు సామర్థ్య నిర్ధారణ సమాచార ప్యాకేజీలు పరికరాలు వాస్తవానికి ఈ కారకాలు మనం సాధించే మార్గాలు మీరు ఇక్కడ చూసినట్లుగా విశ్వసనీయత అనేది ఒక శిక్షణ విశ్వసనీయతతో అధిక సహసంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు సమాచారం మరియు పరికరాలతో మిడ్ ఆర్డర్ సహసంబంధంతో కొంత సహసంబంధాన్ని కలిగి ఉంటుంది ప్రతిస్పందన అనేది మీరు సేవ కోసం సృష్టించిన సామర్థ్యంతో అధిక సహసంబంధాన్ని కలిగి ఉంది దానికి శిక్షణతో కొంత సహసంబంధం ఉంది దానికి సమాచారంతో కొంత సహసంబంధం ఉంది అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ల వైఖరితో భరోసా అధిక సహసంబంధాన్ని కలిగి ఉంటుంది లేదా సర్వీస్ ప్రొవైడర్ల వైఖరితో సానుభూతి కి అధిక సహసంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవా నాణ్యతను రూపొందించడానికి కోరిలేషన్ సహసంబంధ చార్ట్ కాబట్టి నేను పునరావృతం చేస్తున్నట్లుగా ఇది నాణ్యతా అంచనా సాధనం కాదు కానీ ఇది నాణ్యమైన డిజైన్ సాధనం చాలా సరళమైనది చాలా ప్రభావవంతమైనది మరియు దీని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఆపై మీరు కొంత ట్రయల్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు ఏదైనా ప్రత్యేక సేవను చేపట్టవచ్చు ఇక్కడ మనం కారు డీలర్షిప్ సేవను చేపట్టాము అదేవిధంగా మీరు రెస్టారెంట్ తీసుకోవచ్చు ఎయిర్లైన్స్ తీసుకోవచ్చు మీరు హాస్పిటల్ లేదా నర్సింగ్ హోమ్ తీసుకోవచ్చు మరియు ఈ ఐదు కారకాల మధ్య పరస్పర సంబంధాన్ని మీరు చూడవచ్చు మరియు మీకు ఎలాంటి ఐదు అంశాలు ఉండాలి కాబట్టి వాస్తవానికి ఇది వినియోగదారుని కోరుకునేది కాబట్టి ఇవి వాస్తవానికి ఏ కారకాలు మరియు ఇవన్నీ కారకాలు అని ఎలా చెప్తాము దీని అర్థం మీరు ఎలా సాధిస్తారు వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంలో కార్ డీలర్షిప్లో సామర్థ్య సమాచార సామగ్రిని ఎలా శిక్షణ ఇస్తున్నారు మీరు నిజంగా మరొక సేవను తీసుకోవచ్చు మరియు మీరు ఈ కారకాలను ఏయే కారకాలను చేరుకుంటారో చూడవచ్చు QFD వెబ్లో చాలా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి అద్భుతమైన ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి మరియు వెబ్ యూ ట్యూబ్లో లేదా గూగుల్లో ఉంటుంది మరియు వాటి ద్వారా వెళ్లి మీరు నిజంగా ఎలా వర్తింప చేస్తారో చూడమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను ఇది చాలా సులభమైన సాధనం కానీ ఇది చాలా శక్తివంతమైన సాధనం ఆపై మీరు మరింత ఎక్కువ సాధన చేస్తే మరియు మీరు ఎక్కువగా ఉపయోగిస్తే మీకు దాని మీద పట్టు వస్తుంది మరియు మీరు నిపుణులవుతారు ఇది నిజంగా మీరు ఉపయోగించగల అద్భుతమైన ఉపయోగకరమైన సాధనం రోజువారీ నిర్వహణ పని వాస్తవానికి ఈ వెయిటెడ్ స్కోర్ మరియు మెరుగుదల కష్టత ర్యాంక్ మొదలైన వాటితో ఇది మరింత మెరుగుపడుతుంది మీరు దీనిని ఇతర పోటీదారులతో పోల్చవచ్చు కాబట్టి ఇవి QFD కి చేర్పులు దీనిని తరచుగా QFD క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయిమెంట్ అని కూడా పిలువబడే క్వాలిటీస్ హౌస్ అని కూడా అంటారు నేను క్వాలిటీ ఫంక్షన్ విస్తరణను పునరావృతం చేస్తాను లేదా క్వాలిటీస్ హౌస్ నాణ్యతను అంచనా వేయడానికి కాదు కానీ సేవలో నాణ్యతను రూపొందించడానికి కాబట్టి వినియోగదారుడు సంతృప్తి చెందుతాడు సేవా వైఫల్యాల వర్గీకరణ నేను దీనిని తదుపరి సెషన్లో చేపడతాను మరియు మనం ఈ ప్రత్యేక అంశం నుండి ప్రారంభిస్తాము కాబట్టి ఇది మన చర్చలో మొదటి భాగం దయచేసి మనం చర్చించిన ఐదు అంశాలను స్పష్టత సానుభూతి భరోసా విశ్వసనీయత మరియు ప్రతిస్పందన వంటి అంశాలను పరిశీలించండి వివిధ రకాల సేవల పరంగా ఆ ఐదు అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ పాఠ్య పుస్తకంలోని సేవా నాణ్యత మరియు ఉత్పాదకతపై అధ్యాయానికి వెళ్లి వాటిని చదవండి మరియు మీరు నిజంగా ఈ అభ్యాసం చేయగలిగితే చాలా బాగుంటుంది ఇది స్వచ్ఛందమైనది ఇది తప్పనిసరి అసైన్మెంట్ కాదు కానీ మీలో కొందరు చేయాలనుకుంటున్నారు మరియు QFD ఈ రేఖాచిత్రాన్ని రూపొందించడానికి వెబ్లో అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఖాళీలను పూరించాలి మీరు దీన్ని కంప్యూటర్ ద్వారా పొందాల్సిన అవసరం లేదు ఇలా కనిపించే చార్ట్లను మీరు పొందుతారు మరియు మీకు తెలిసిన ఒక సేవను మీరు తీసుకోమని నేను చెబుతాను దీన్ని సాధించడానికి మీకు సహాయపడే కారకాలను మీరు ఎలా వరుసలో ఉంచుతారు వినియోగదారుని ఒకరు ఆ సేవను కోరుకుంటారు మరియు మీలో దీన్ని చేసిన దానిని నేను ఫోరమ్లో సమీక్షిస్తాను ఫోరమ్లో పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలు